ఇంతకుముందు ఉపన్యాసం లో మనము పార్టికల్స్ యొక్క రిఫ్లెక్షన్ మరియు ట్రాన్స్మిషన్ లను పరిగణించాము ఎడమ వైపు నుండి అడ్డంకి లా V0 ఎత్తు వరకు వస్తాయి మరియు అలాగే పార్టికల్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతాయని అలాగే ఎక్కడైతే శాస్త్రీయంగా ప్రవేశించడానికి వీలు కానటువంటి పార్టికల్స్ ఆ ప్రదేశం లో ఉండే అవకాశం ఉందని చూపబడింది మరియు ఎనర్జీ అనేది V0 ఎనర్జీ కన్నా ఎక్కువ అయితే పార్టికల్స్ లోపలికి వెళ్లగలవు మరియు ప్రతిబంబిస్తాయి అని అని మనము చూపించాము మొట్టమొదటి కేసు లో నేను ఈ అడ్డంకిని సన్నగా చేయమని మిమ్మల్ని ప్రేరేపించాను అంటే ఇది ఇన్ఫినిటీ వరకు వెళ్ళదు కానీ నేను దానిని పరిమిత వెడల్పుతో మరియు దాని పొటెన్షియల్ మళ్లీ 0 గా చేస్తాను కాబట్టి ఇది V0 మరియు మధ్యలో V0 ఎత్తు ఉంటుంది మరియు దీని వెడల్పు వేవ్ ఫంక్షన్లో వచ్చే వేవ్ ఫంక్షన్ని వెనక్కి పంపేలా వచ్చే పార్టికల్స్ మధ్యలో ఉన్న ప్రాంతంలో ఈ వేవ్ ఫంక్షన్ అంతరించవచ్చు అయితే ఇప్పుడు ఇది ఇతర బౌండరీ వద్ద పరిమితమైనది మరియు వేవ్ ఫంక్షన్ మరొక వైపు నిరంతరంగా ఉండాలి కాబట్టి అది 0 కి మరొక వైపు ఉండదు కాబట్టి ఏమి జరుగుతుందంటే పార్టికల్ లోనికి వస్తుంది ఈ చిత్రాన్ని మళ్లీ చూస్తే ప్రతిబింబించేలా చేయండి కానీ అది లోనికి వెళ్ళటానికి పరిమిత సంభావ్యత ఉంది ఇప్పుడు మీరు కుడి వైపుకు వెళ్లినందున వేవ్ ఫంక్షన్ క్షీణిస్తుందిఈ వేవ్ ఫంక్షన్ xa అనే బౌండరీ వెంబడి కంటిన్యూస్ గా మారినప్పుడు ఈ వేవ్ ఫంక్షన్ ప్రారంభ వెడల్పు చిన్నదిగా ఉంటుంది కానీ ఇది నాన్ జీరో మరియు అందువల్ల పార్టికల్ గుండా వెళ్ళే చిన్న సంభావ్యత ఉంది ఇది పూర్తిగా శాస్త్రీయ ప్రభావం లేనిది పార్టికల్ తిరిగి వెనక్కి వెళుతుంది కానీ ఇక్కడ దాని ఎనర్జీ తక్కువగా ఉన్నప్పటికీ అది లోపలికి చొచ్చుకుపోదు కాబట్టి పార్టికల్ అకస్మాత్తుగా లోపలికి రావడంతో కొన్నిసార్లు అది కుడి వైపున కనుగొనబడింది మరియు దీనిని టన్నెలింగ్ యొక్క ఫెనొమెనా అంటారు పార్టికల్ అవరోధం గుండా సొరంగం చేసినట్లుగా ఉంది కాబట్టి ఈ ఉపన్యాసంలో మనము ఈ ఫెనొమెనా ని అధ్యయనం చేస్తాము అంతకు ముందు నేను కొంత కాలం క్రితం ఒక విద్యార్ధి అడిగిన దానికి సమాధానం చెప్పాలనుకుంటున్నాను అదేమిటంటే కొన్నిసార్లు పొటెన్షియల్ సిమెట్రిక్ గా ఉంటే వేవ్ ఫంక్షన్ కూడా ఉంటుందని నేను ఇంతకు ముందు మీకు చెప్పాను కాబట్టి నేను అడ్డంకిని x0 వద్ద సిమెట్రిక్ గా ఉందని భావిస్తే ఇది a2 ఇది a2 పార్టికల్ లోనికి వస్తుంది మరియు వెనక్కి వెళ్లి కుడివైపు మాత్రమే వెళుతుందని నేను ఎలా చెబుతున్నాను మరియు వేవ్ ఫంక్షన్ సిమెట్రిక్ గా లేదు మనము బౌండరీ కండిషన్లను సిమెట్రిక్ గా చేయకపోవడమే దీనికి కారణం మనము ఎడమ నుండి వచ్చే పార్టికల్స్ లను పరిశీలిస్తున్నాము కానీ కుడి వైపున ఎటువంటి సిమెట్రీ లేదు మొదట్లో మనం ఏ పార్టికల్ కూడా ఎడమవైపుకు వచ్చినట్లు పరిగణించలేదు మేము మొత్తాన్ని స్టేషనరీ గా చేస్తే స్టేషనరీని చేస్తే వేవ్ ఫంక్షన్ సిమెట్రికల్ గా ఉంటుంది అక్కడ కుడివైపు నుండి సమాన సంఖ్యలో పార్టికల్స్ వస్తాయి అలాగే ఎడమవైపు నుండి సమాన సంఖ్యలో రేణువులూ వస్తాయి ఆపై అవి టన్నలింగ్ అవుతాయి కానీ మనము మొదటి నుండి సమరూప బౌండరీ కండిషన్ కలిగిన సమరూప సమస్యను తీసుకుంటున్నాము అందువల్ల సమస్యకు పరిష్కారం ఇప్పుడు సమరూపత కాదు కాబట్టి మన వద్ద ఉన్నది ఈ యొక్క అడ్డంకిగా ఉన్న ఎత్తు V0 మరియు మళ్లీ పరిష్కారాలను సులభతరం చేయడానికి నేను అవరోధం యొక్క ఒక చివర x0 వద్ద మరియు మరొక వైపు xaవద్దకు తిరిగి వెళ్తాను కొంత ఎనర్జీ E తో V0 కన్నా తక్కువ ఎనర్జీతో ఎడమ వైపు నుండి పార్టికల్స్ వస్తున్నాయి మరియు అందువల్ల బౌండరీ కండిషన్ ద్వారా కొంత రిఫ్లెక్షన్ ఉంటుంది ఇక్కడ కొంత పరిష్కారం ఉంటుంది ఆపై కొంత ట్రాన్స్మిషన్ ఉంటుంది కాబట్టి ఎడమ వైపున వేవ్ ఫంక్షన్లను వ్రాద్దాం నాకు AeikxB e ikx ఉండబోతుంది ఇక్కడ మధ్యలో k x అంటే ఏమిటో నేను ఒక నిమిషంలో నిర్వచిస్తాను ఇక్కడ నేను C eαxD e αx ను కలిగిఉన్నాను మరియు కుడి వైపున మళ్ళీ నేను కొంత పరిష్కారం E eikxను పొందబోతున్నాను అలాగే k మరియు అనేవి ష్రోడింగర్ సమీకరణం పరిష్కారం నుండి వచ్చాయి మరియు మనము దానిని మళ్లీ మళ్లీ చేసాము కాబట్టి నేను దాని వైపు వెళ్ళకుండా నేరుగాk2mE2 అలాగే E అనేది 0 కంటే ఎక్కువ మరియు α2m2 V0 E0 కాబట్టి మీరు మూడు ప్రాంతాలలో పరిష్కారం కనుగొన్నారు నేను ఇప్పుడు చేయాల్సిందల్లా బౌండరీ కండిషన్ మ్యాచింగ్ చేయడమే కాబట్టిx0 వద్ద నేను ABCD ని పొందబోతున్నాను ఇది విలువ కంటిన్యూవస్ గా ఉండటం వల్ల వస్తుంది మరియు నేను ikA Bα ని కలిగి ఉండబోతున్నాను మరియు ఇది కంటిన్యూవస్ గా ఉండటం నుండి వచ్చింది ఆపై xa వద్ద నేను C eαaD e αaE eikaని పొందబోతున్నాను ఇది మళ్లీ కంటిన్యూస్ గా ఉండటం వలన వస్తుంది మరియు నేను C eαa D e αaik E eika ను పొందబోతున్నాను మరియు ఇది కంటిన్యూస్ గా ఉండటం నుండి వచ్చింది కాబట్టి నాకు నాలుగు సమీకరణాలు మరియు ఐదు తెలియనివి ఉన్నాయి నాకు BA CA DAల మీద ఆసక్తి ఉన్నది వాస్తవానికి నేను ట్రాన్స్మిషన్ ప్రాబబిలిటీ కోసం మాత్రమే చూస్తున్నట్లయితే నాకు వీటిపై కూడా ఆసక్తి లేదు మరియు చివరకు నాకు EA పట్ల ఆసక్తి ఉంది ఇది నాకు ట్రాన్స్మిషన్ ప్రాబబిలిటీ ను ఇస్తుంది కాబట్టి మేము ఈ బౌండరీ కండిషన్లు అన్నింటినీ సరిపోల్చవచ్చు మరియు ఆ సమాధానాలను పొందవచ్చు మరియు చివరకు మీరు కనుగొన్నది EA2vv రెండు వైపులా వేగం ఒకే విధంగా ఉన్నందున e 2ka కి అనులోమానుపాతంలో ఉంటుంది కాబట్టి a పెరిగేకొద్దీ ప్రాబబిలిటీ తగ్గుతుంది అయితే పార్టికల్ టన్నెల్ల ద్వారా వెళ్ళినప్పుడు నాన్ జీరో ప్రాబబిలిటీ ఉంది కాబట్టి ఇది టన్నలింగ్ ప్రాబబిలిటీ దీన్ని ఖచ్చితంగా లెక్కించడానికి నేను మీకు అసైన్మెంట్లో ఈ సమస్యను ఇస్తాను ఈ ఉపన్యాసంలో నేను దృష్టి పెట్టాలనుకుంటున్నది ఏమిటంటే ఈ ఫెనొమెనా వివిధ సబ్ అటామిక్ సంఘటనలను వివరించడంలో ఎలా ఉపయోగించబడుతుంది అని కాబట్టి ఇది ఉపయోగించిన వాటిలో ఒకటి క్షీణత గురించి వివరించడం నేను దీనిపై పరిమాణాత్మకంగా వివరించడం లేదు నేను దీనిని గుణాత్మకంగా మాత్రమే వివరిస్తాను క్షీణత లో కనిపించేదేమిటంటే నెంబర్ 1 ఆల్ఫా పార్టికల్స్ ఒకే శక్తితో బయటకు వస్తాయి నెంబర్ 2 పార్టికల్స్ ఎనర్జీ Ze24π0Rnucleus కంటే తక్కువగా ఉంటుంది కాబట్టి అవి ఎలా వస్తాయి దీన్ని కొంచెం వివరంగా వివరిస్తాను కాబట్టి ఈ న్యూట్రాన్లు మరియు ప్రోటాన్లు ఉన్న ఒక న్యూక్లియస్ ఉందని అనుకుందాం మరియు ఛార్జ్ Z నేను పాజిటివ్ ఛార్జ్ పార్టికల్ ను దూరం నుండి తీసుకువస్తే అది ఒక కూలోంబిక్ పొటెన్షియల్ అవుతుంది ఇది న్యూక్లియస్ వ్యాసార్థం వద్ద ఎత్తుZe24π0Rnucleus అవుతుంది మరియు ఈ పార్టికల్స్ దాని కంటే చాలా తక్కువ ఎనర్జీతో వస్తాయి కాబట్టి వారు వెడల్పును ఎలా పెంచుతారు కాబట్టి ఇది ఒక రహస్యం మరియు దానిని టన్నలింగ్ ద్వారా వివరించవచ్చు సాధారణంగా ప్రజలు ప్రతిపాదించినది ఏమిటంటే న్యూక్లియస్ లోపల α పార్టికల్ బహుశా 2 ప్రోటాన్ లు 2 న్యూట్రాన్ ల రూపంలో ఉండవచ్చు మరియు అవి న్యూక్లియస్ గోడను తాకినప్పుడు అవి టన్నెల్ చేయవచ్చు అందువల్ల అవి అదే ఎనర్జీతో బయటకు వస్తాయి మరియు అవి అడ్డుగా వెళ్లలేవు ఆపై అవి అలా చేస్తే కిందికి వస్తాయి కాబట్టి అవరోధం ఎత్తు కంటే ఎనర్జీ విలువ పెద్దదిగా ఉంటుంది కానీ ఎనర్జీ తక్కువగా ఉంది అంటే అవి నిజానికి అడ్డంకిని అధిరోహించడం లేదు మరియు అన్ని టన్నలింగ్ ద్వారా కిందకు వస్తున్నాయి ఆపై ఈ టన్నలింగ్ సంభావ్యతను లెక్కించవచ్చు మరియు ఆల్ఫా పార్టికల్ క్షీణత ద్వారా పార్టికల్ క్షీణత మరియు వక్రతలను సరిచేయవచ్చు కాబట్టి టన్నలింగ్ ఫెనొమెనా న్యూక్లియస్ నుండి బయటకు వచ్చే పార్టికల్ అడ్డంకి ఎత్తు కంటే చాలా తక్కువ ఎనర్జీతో వివరించింది నంబర్ 2 ఇటీవల 30 40 సంవత్సరాల క్రితం స్కానింగ్ అని పిలువబడేదానికి కూడా టన్నలింగ్ ఉపయోగించేవారు టన్నలింగ్ మైక్రోస్కోప్ అనేది మన ఉపరితలంపై ఉన్న గరుకుదనాన్ని ఎంత కలిగి ఉందో మీకు అందిస్తుంది కాబట్టి ఆలోచన ఏమిటంటే మీరు ఒక టిప్ తీసుకొని మీరు మ్యాప్ చేయాలనుకుంటున్న లేదా స్కాన్ చేయదలిచిన ఉపరితలంపైకి వెళ్లండి నేను ఇంతకు ముందు మీకు చూపించినట్లుగా టన్నలింగ్ సంభావ్యత e 2ka కి అనులోమానుపాతంలో ఉంది కాబట్టి ఈ ఎలక్ట్రాన్లు లోపల ఉపరితలం యొక్క గరుకుదనాన్ని బట్టి లోపల ఉంటే సూది ఈ ఉపరితలం మీదుగా వెళుతుంటే ఉపరితలాన్ని కొంచెం పైకి ఎత్తితే దానికి ఎక్కువ కరెంట్ ఉంటుంది మరియు ఉపరితలం క్రిందికి ఉంటే తక్కువ కరెంట్ ఉంటుంది అందువల్ల దీనిలో కరెంట్ కొలిస్తే పైకి క్రిందికి వెళుతుంది మరియు ఆ తరువాత ఉపరితల గరుకుదనాన్ని మ్యాప్ చేయడానికి దీనిని ఉపయోగించవచ్చు మరియు ఇది అటామిక్ లెవెల్లో ఉపరితలంపై గరుకుదనాన్ని చూడటానికి ఇది ఉపయోగించబడింది ఫీల్డ్ ప్రేరిత అయనీకరణం అని పిలువబడేది ఈ ఫెనొమెనా లో మూడవది కాబట్టి మెటాలిక్ ఉపరితలాన్ని పరిగణించండి మరియు లోపల ఈ ఎలక్ట్రాన్లు ఉంటాయి నేను ఒక బలమైన ఫీల్డ్ E ని వర్తింపజేస్తే అది ఈ ఉపరితలం ముందు పొటెన్షియల్ V ను సృష్టిస్తుంది మరియు ఇప్పుడు ఎలక్ట్రాన్లు ఈ అవరోధం గుండా టన్నెల్ చేయవచ్చు ఫీల్డ్ బలమైన కొద్దీ వాలు Vకూడా పెరుగుతూ ఉంటుంది మరియు అందువల్ల అడ్డంకి సన్నగా ఉంటుంది కాబట్టి మరిన్ని ఎలక్ట్రాన్లు టన్నెల్ చేయవచ్చనే భావన బలంగా ఉంది మరియు దీనిని ఫీల్డ్ ప్రేరిత అయనీకరణం అంటారు కాబట్టి మనం ఏవిధంగా లెక్కించినా ఇవి 3 ఫెనొమెనా లు టన్నలింగ్ జరుగుతుందని మరియు టన్నలింగ్ అయనీకరణం మరియు టన్నలింగ్ సంభావ్యత ద్వారా దానికి ఏ లెక్కలు సరిపోతాయో చూపిస్తుంది కాబట్టి ఇది క్వాంటం మెకానికల్ మూలం యొక్క చాలా ముఖ్యమైన ఫెనొమెనా కాబట్టి నేను ఈ ఉపన్యాసాన్ని ముగించాను ఇది పార్టికల్స్ పరిమిత వెడల్పు ఉన్న అడ్డంకి గుండా టన్నెల్ చేయగలవు కానీ పార్టికల్ ఎనర్జీ కంటే ఎత్తు ఎక్కువ ఉండాలి మరియు ఇది పార్టికల్ క్షీణత గురించి వివరించడానికి మరియు టన్నలింగ్ మైక్రోస్కోప్లో స్కాన్ చేయడానికి ఫీల్డ్ అయనీకరణం మొదలైన వాటిలో ఉపయోగించబడింది